అందరికీ నమస్కారం ఈ వారం మూడవసారి తిరిగి స్వాగతం మేము గ్యాస్ టర్బైన్ చక్రాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మునుపటి రెండు ఉపన్యాసాలలో మనం గ్యాస్ టర్బైన్ కోసం ఆదర్శ చక్రం గురించి తెలుసుకున్నాము ఇది బ్రేటన్ చక్రం మేము బ్రేటన్ చక్రం యొక్క వివిధ అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించాము థర్మల్ సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ప్రెషర్ నిష్పత్తి పాత్ర మరియు బ్రేటన్ చక్రం నుండి నెట్వర్క్ అవుట్పుట్ కోసం పని అవుట్పుట్ పాత్ర చర్చించాము ఆపై రెండవ ఉపన్యాసంలో మేము గ్యాస్ టర్బైన్తో బ్రేటన్ సైకిల్ పనితీరును పెంచే రెండు సాధారణ పద్ధతులను చర్చించాము అవి మల్టీస్టేజ్ కంప్రెషన్తో ఇంటర్కూలర్ను ఉపయోగించడం నేను మధ్యలో ఇంటర్కూలింగ్తో మల్టీస్టేజ్ కంప్రెషన్ను ఉపయోగించడం మరియు మధ్యలో మళ్లీ వేడి చేయడంతో టర్బైన్లో మల్టీస్టేజ్ విస్తరణను ఉపయోగించడం అని చెప్పాలి మనము చర్చించిన రెండు విధానాలను ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ రెండు విధానాలలో ఒకదానిలో కంప్రెషన్ దశ రెండు దశలుగా లేదా రెండు కంటే ఎక్కువ దశలుగా విభజించబడింది మొదటిది రేఖాచిత్రంలో చూపిన విధంగా ఉంటుంది కంప్రెషన్ యొక్క రెండు దశలు మాత్రమే ఉంటాయి మొదటిది తక్కువ పీడన కంప్రెసర్ మరియు రెండవది అధిక పీడన కంప్రెసర్ కాబట్టి సరఫరా చేయబడిన తక్కువ పీడన కంప్రెసర్ నుండి బయటకు వచ్చే గాలి ఇంటర్కూలర్ ద్వారా వెళ్ళడానికి అనుమతించబడుతుంది ఇక్కడ ఉష్ణోగ్రత ప్రారంభ ఉష్ణోగ్రతకు ఆదర్శంగా తగ్గించబడుతుంది ఈ సమయంలో కావలసిన ప్రెషర్ ని చేరుకోవడానికి అది సంపీడనం యొక్క రెండవ దశకు వెళుతుంది 4 మేము ప్రెషర్ నిష్పత్తి యొక్క వాంఛనీయ విలువ గురించి కూడా వివరంగా చర్చించాము మరియు ప్రతి కంప్రెషన్ దశకు పీడన నిష్పత్తి సమానంగా ఉండాలని మేము చూశాము కంప్రెసర్కు సాధ్యమయ్యే కనీస పని అవసరాన్ని కలిగి ఉండటానికి ఒకదానికొకటి సమానంగా ఉండాలి ఈ సందర్భంలో మీరు ఎక్కువ సంఖ్యలో దశల గురించి మాట్లాడినట్లయితే అదే విధంగా ప్రతి ఒక్కటి ఒకే విధమైన ప్రెషర్ నిష్పత్తిని కలిగి ఉండాలి ఎందుకంటే ఇది ఇంటర్కూలింగ్ యొక్క గరిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా మనం బహుళ టర్బైన్లలో విస్తరణను వేరు చేయగలిగితే ఇక్కడ రేఖాచిత్రంలో చూపిన విధంగా మనం టర్బైన్ యొక్క రెండు దశలను కలిగి ఉండవచ్చు మాకు HP టర్బైన్ లేదా అధిక పీడన టర్బైన్ ఉంది కాబట్టి దహన ఉత్పత్తులు అధిక పీడన టర్బైన్ గుండా అనుమతించబడిన దహన చాంబర్ నుండి వస్తున్నాయి అక్కడ అవి కొంత మధ్యంతర పీడన స్థాయికి విస్తరిస్తాయి అప్పుడు అధిక పీడన టర్బైన్ నుండి వెలువడే వాయువు లేదా ఎగ్జాస్ట్ రెండవ దహన చాంబర్లో తిరిగి వేడి చేసే దశకు లోబడి ఉంటుంది ఇక్కడ ఆదర్శవంతంగా దాని ప్రారంభ ఉష్ణోగ్రతకు తిరిగి వేడి చేయబడుతుంది మరియు తర్వాత అది రెండవ దశ విస్తరణకు చేరుకుంటుంది ఇది చివరి ప్రెషర్ స్థాయి P6 కాబట్టి ఆదర్శవంతమైన దృష్టాంతంలో లేదా ఆదర్శవంతమైన ఇంటర్కూలింగ్లో మనం వీటిని కలిగి ఉండాలి T3 T1 రీహీటింగ్ విషయంలో కూడా అదే విధంగా సాధ్యమయ్యే గరిష్ట ప్రభావాలను కలిగి ఉండాలంటే పని అవుట్పుట్లో గరిష్టంగా సాధ్యమయ్యే లాభం మనం కలిగి ఉండాలి T3 T5 అనగా విస్తరణ యొక్క ప్రతి దశలలోకి ప్రవేశించే వాయువు యొక్క ఉష్ణోగ్రత ఒకదానికొకటి సమానంగా ఉండాలి అలాగే మల్టీస్టేజ్ కంప్రెసర్ విస్తరణ నుండి గరిష్టంగా పని అవుట్పుట్ పొందడానికి మేము అన్ని దశలలో సమాన పీడన నిష్పత్తులను కలిగి ఉండాలి ఈ సందర్భంలో మీరు HP టర్బైన్ దశ ని చూస్తున్నట్లయితే ప్రెషర్ నిష్పత్తి మరియు LP టర్బైన్ దశకు ప్రెషర్ నిష్పత్తి కాబట్టి సిస్టమ్ గరిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఈ రెండూ ఒకదానికొకటి సమానంగా ఉండాలి రెండవది వాస్తవానికి మేము తీసుకోలేదు కానీ ఇది ప్రత్యక్ష పరిణామం ఇదే విధమైన సంబంధాన్ని చేయడానికి ప్రయత్నించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను T3 T5 కానీ ఇప్పుడు ఇంటర్కూలింగ్ మరియు రీహీట్ చేయడం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి ఇంటర్కూలింగ్ కోసం మేము కంప్రెషన్ పనిలో తగ్గింపును పొందుతున్నాము అయితే టర్బైన్ పనిలో రీహీటింగ్ లేదా టర్బైన్ వైపు ఎటువంటి మార్పు లేనట్లయితే టర్బైన్ పని అలాగే ఉండవచ్చు అందువల్ల నెట్ వర్క్ అవుట్పుట్లో పెరుగుదల మరియు పని నిష్పత్తిలో మెరుగుదల లేదా బ్యాక్ వర్క్ వెనుక పని నిష్పత్తిలో తగ్గింపు ఉంది అయినప్పటికీ ఇంటర్కూలింగ్ ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవసరం పెరుగుతుంది ఎందుకంటే ఇంటర్కూలింగ్ లేకపోతే కంప్రెషన్ చివరిలో వాయువు యొక్క ఉష్ణోగ్రత ఏమైనా ఉండేది ఇంటర్కూలింగ్ ఉండటం వల్ల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల వాయువును కావలసిన ఉష్ణోగ్రత T5కి తిరిగి వేడి చేయడానికి మేము ఎక్కువ శక్తిని ఖర్చు చేయాలి ఇది దహన పనిని తగ్గించినప్పటికీ సాధారణంగా మొత్తం ఉష్ణ సామర్థ్యంలో తగ్గింపుకు దారితీస్తుంది కాబట్టి ఇంటర్కూలింగ్ ప్రభావం వల్ల కంప్రెషన్ పనిలో తగ్గుదల ఏర్పడుతుంది అయితే టర్బైన్ పని అలాగే ఉంటుంది మరియు నెట్ వర్క్ అవసరం పెరుగుతుంది ఎందుకంటే నెట్ వర్క్ అవసరం టర్బైన్ వర్క్ మైనస్ కంప్రెసర్ వర్క్ అయినప్పటికీ హీట్ ఇన్పుట్ అవసరం కూడా పెరుగుతుంది మరియు ఈ రెండింటి యొక్క మిశ్రమ ప్రభావం సాధారణంగా థర్మల్ సామర్థ్యంలో తగ్గుదల ఉంటుంది అలాగే మీరు కంప్రెషన్ యొక్క బహుళ దశలతోపాటు మధ్యలో ఇంటర్కూలర్ రూపంలో ఒక అదనపు ఉష్ణ వినిమాయకం కోసం వెళ్తున్నందున సిస్టమ్లో ఎక్కువ భాగం పెరుగుతుంది కాబట్టి అదే పనిని ఉంచడానికి మాకు మరింత స్థలం మరియు మరింత సంక్లిష్టమైన పైపింగ్ అమరిక అవసరం మరి వేడి చేయడం గురించి ఏమిటి మళ్లీ వేడి చేయడం కోసం మేము టర్బైన్ పనిని పెంచుతున్నాము కాబట్టి ఈ సందర్భంలో టర్బైన్ పని పెరుగుతోంది మరియు కంప్రెషన్ ఒకే విధంగా ఉండవచ్చు కంప్రెషన్ వైపు ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి దాని ప్రభావం నెట్ వర్క్ అవుట్పుట్గా ఉంటుంది ఇది టర్బైన్ వర్క్ మైనస్ కంప్రెషన్ వర్క్ పెరుగుతుంది అయితే ఇక్కడ మళ్లీ మనకు అదనపు శక్తి అవసరమవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం దహన చాంబర్లోకి శక్తిని సరఫరా చేయాలి మేము ఈ దహన చాంబర్ 1లో శక్తిని జోడిస్తున్నాము మరియు రీహీటింగ్ అవసరం కారణంగా దహన చాంబర్ 2లో శక్తిని కూడా జోడిస్తున్నాము చాలా తరచుగా మేము దీనిని qprimary అని పిలుస్తాము ఎందుకంటే ఈ మొత్తంలో శక్తిని తిరిగి వేడి చేయకపోయినా మీరు ఎల్లప్పుడూ సరఫరా చేయాలి అయితే దీనిని qreheat అని పిలుస్తారు ఇది ఈ రీహీటర్ ఉండటం వల్ల వచ్చే అదనపు శక్తి కాబట్టి ఈ ప్రాథమిక శక్తి అవసరం లేదా ప్రాథమిక ఉష్ణ అవసరం మరియు రీహీట్ సైడ్ అవసరం కలయికతో కూడిన మొత్తం శక్తి అవసరం ఇది థర్మల్ సామర్థ్యంలో తగ్గింపుకు దారితీస్తుంది కాబట్టి మేము టర్బైన్ వర్క్ అవుట్పుట్ను పెంచుతున్నాము మరియు అందువల్ల నెట్ వర్క్ అవుట్పుట్ను పెంచుతున్నాము ఇంటర్కూలింగ్ మెరుగైన వర్క్ రేషియో లేదా బ్యాక్ వర్క్ రేషియోలో తగ్గింపు వంటిది అయితే థర్మల్ ఎఫిషియన్సీని పెంచడానికి లేదా తగ్గించడానికి దారితీసే పెరిగిన ఎనర్జీ ఇన్పుట్ అవసరం ఉంది ఈ రీహీటింగ్ యొక్క మరొక పెద్ద చిక్కు ఏమిటంటే ఎగ్జాస్ట్ ఉష్ణోగ్రత ఈ T6 చాలా ఎక్కువగా ఉంటుంది రీహీటింగ్ లేనట్లయితే ఎగ్జాస్ట్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది రీహీటర్ సమక్షంలో ఈ ఎగ్జాస్ట్ ఉష్ణోగ్రత గణనీయంగా ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత వ్యత్యాసం యొక్క 300 నుండి 400 K క్రమంలో ఉండవచ్చు ఇది మళ్లీ వేడి చేయడం ద్వారా పరిష్కరించబడే ఒక పెద్ద సమస్య కాబట్టి ఈ అధిక ఎగ్జాస్ట్ ఉష్ణోగ్రత మనం తిరిగి వేడి చేయడంలో జాగ్రత్తగా ఉండవలసిన విషయం వాస్తవానికి అదనపు దహన చాంబర్ మరియు టర్బైన్ యొక్క అదనపు దశలు మరియు మరింత సంక్లిష్టమైన పైపింగ్ అమరిక కారణంగా మాకు అదనపు స్థలం అవసరం కానీ ఇంటర్కూలింగ్ రీహీటింగ్తో పోలిస్తే సాధారణంగా తక్కువ స్థలం అవసరం ఎందుకంటే మనం అదే దహన చాంబర్ని ఉపయోగించవచ్చు అంటే అదనపు పైపింగ్లో CC1 మరియు CC2 ఒకే ఉష్ణోగ్రతగా ఉండటం దీనికి అవసరం ఇంటర్కూలింగ్ విషయంలో మనకు ప్రత్యేక ఉష్ణ వినిమాయకంహీట్ ఎక్చేంజర్ ఉండాలి ఇప్పుడు మనం ఇంటర్కూలింగ్తో మల్టీస్టేజ్ కంప్రెషన్ మరియు రీహీటింగ్తో మల్టీస్టేజ్ ఎక్స్పాన్షన్ అయితే రెండూ నెట్ వర్క్ అవుట్పుట్ మరియు మెరుగైన పని నిష్పత్తిలో పెరుగుదలకు దారితీస్తున్నాయి అయితే ఈ రెండూ థర్మల్ ఎఫిషియెన్సీలో తగ్గుదలకు కారణమవుతున్నాయని మనం చూడవచ్చు కాబట్టి మనం రెండు విషయాలను అందించే కొన్ని ఎంపికలను కూడా రూపొందించుకోవాలి అది మనం పొందుతున్న అదనపు వర్క్ అవుట్పుట్ తప్పక వ్రాయబడాలి కానీ తగ్గించాల్సిన అవసరం ఉన్న శక్తి అవసరం శక్తి ఇన్పుట్ అవసరం తద్వారా మనం థర్మల్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు మరియు ఆ ఎంపిక పునరుత్పత్తి పునరుత్పత్తి అనేది మరొక ఉష్ణ వినిమాయకంహీట్ ఎక్స్చేంజర్ దీనిని రీజెనరేటర్ అంటారు టర్బైన్ నుండి బయటకు వచ్చే ఎగ్జాస్ట్ వాయువు యొక్క శక్తి దహన చాంబర్కి వెళ్లడానికి అనుమతించబడే ముందు గాలిని వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది రీహీటర్ వాడకంతో మనం చూసినట్లుగా ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది రీహీటర్ లేనప్పటికీ కంప్రెసర్ నుండి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఉష్ణోగ్రత పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ పరిస్థితిలో చూపిన విధంగానే ఉష్ణ వినిమాయకాన్ని రూపొందించగలిగితే టర్బైన్ నుండి బయటకు వచ్చే ఎగ్జాస్ట్ ఉష్ణ వినిమాయకం గుండా వెళ్ళడానికి అనుమతించబడుతుంది ఇక్కడ అది దాని అదనపు లేదా అదనపు వేడిని కంప్రెసర్ నుండి బయటకు వచ్చే సంపీడన గాలిని తిరస్కరిస్తుంది తద్వారా మేము గాలి ఉష్ణోగ్రతలో పెరుగుదలను కలిగి ఉన్నాము ఎందుకంటే ఈ గాలి ఉష్ణోగ్రత T3 T2 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు అది అధిక ఉష్ణోగ్రత వద్ద దహన చాంబర్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి దహన చాంబర్లో మొత్తం శక్తి అవసరం తక్కువగా ఉంటుంది ఎందుకంటే అంతిమంగా మేము అదే ఉష్ణోగ్రత T4 ని పొందాలనుకుంటున్నాము ఉష్ణ వినిమాయకం లేకపోతే రీజెనరేటర్ లేకపోతే దహన గదిలో వాయువు యొక్క గాలి తప్పనిసరిగా అనుభవించాల్సిన ఉష్ణోగ్రత పెరుగుదల సమానంగా ఉండాలి కానీ ఈ రీజెనరేటర్ ఉన్నందున మీరు కోరుకునే ఉష్ణోగ్రత మార్పు మరియు T3 ఈ శక్తి అవసరం లేదా ఉష్ణోగ్రత లో గణనీయమైన మార్పును కలిగించేది ఇది T2 కంటే ముఖ్యమైనది కావచ్చు ఎందుకంటే ఇది దీని కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దహన చాంబర్ కోసం మొత్తం శక్తి అవసరం తగ్గుతుంది ఇది వర్క్ అవుట్పుట్పై ఎటువంటి ప్రభావాన్ని చూపదు వర్క్ అవుట్పుట్ టర్బైన్ వర్క్ అవుట్పుట్ మరియు కంప్రెసర్ వర్క్ ఇన్పుట్ ఆవశ్యకతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ కంప్రెషన్ పని అలాగే ఉంటుంది మరియు టర్బైన్ పని కూడా అలాగే ఉంటుంది కాబట్టి నెట్ వర్క్ అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది కానీ హీట్ ఇన్పుట్ అవసరాలు qin తగ్గిపోతున్నాయి ఎందుకంటే వేడిలో కొంత భాగం ఎగ్జాస్ట్ గ్యాస్ నుండి తిరిగి పొందబడుతుంది కాబట్టి ఉష్ణ సామర్థ్యం ఇలా వ్రాయవచ్చు ఇందులో పెరుగుదల ఉంది కాబట్టి రీజెనరేషన్ అనేది సిస్టమ్ నుండి పని అవుట్పుట్ను ప్రభావితం చేయకుండా ఉష్ణ సామర్థ్యాన్ని పెంచే ఒక ఎంపిక ఎందుకంటే హీట్ ఇన్పుట్ అవసరాన్ని పెంచడానికి దాని ప్రభావం పని అవుట్పుట్ను మార్చదు సరళమైన రేఖాచిత్రం చూపబడింది ఇక్కడ జాగ్రత్తగా ఉండండి మీరు ఇంటర్కూలింగ్ లేదా రీహీటింగ్ గురించి మాట్లాడటం లేదు మేము రీజెనరేటర్ గురించి ఒక ఎంపికగా మాట్లాడుతున్నాము కాబట్టి కంప్రెసర్లోకి గాలి ప్రవేశించే పాయింట్ ఏమిటి మరియు ఆదర్శవంతమైన కంప్రెషన్ ఉంటే అంటే కంప్రెసర్లో కోలుకోలేని స్థితి ఉన్నందున ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అది 2sకి చేరి ఉండాలి అది పాయింట్ 2కి చేరుకుంటుంది అప్పుడు T4 ఈ ఉష్ణోగ్రత అని చెప్పుకుందాం ఇది టర్బైన్ ఇన్లెట్ వద్ద మనకు కావాల్సిన ఉష్ణోగ్రత ఇప్పుడు మీరు ఈ మొత్తం ఉష్ణోగ్రత పెరుగుదలను దహన చాంబర్లో చేయాలనుకుంటే T4 − T2 మొత్తం లేదా మీరు గాలికి సరఫరా చేయాల్సిన శక్తి మొత్తం దీనికి సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ మేము పునరుత్పత్తిని కలిగి ఉన్నాము దీని కారణంగా ఈ T2 నుండి T3 వరకు ఉష్ణోగ్రత పెరుగుదల జరిగింది కాబట్టి దహన చాంబర్ ద్వారా తీసుకోవలసిన శక్తి పెరుగుదల మొత్తం ఇప్పుడు అదే విధంగా ఉంటుంది కానీ ఇది శక్తి ఎక్కడ నుండి వస్తుంది రేఖాచిత్రంలో చూపిన విధంగా Ts రేఖాచిత్రం నుండి కూడా అదే విషయం పొందవచ్చు కాబట్టి 4 5 అనేది టర్బైన్లో విస్తరణ ఐసెంట్రోపిక్ విస్తరణ ఉంటే మనం ఈ T5లను ఉపయోగించాల్సి ఉంటుంది కానీ మేము T5కి చేరుకుంటాము ఇప్పుడు ఈ వాయువు దానంతటదే బయటకు వెళ్లడానికి బదులుగా మనం వాయువు నుండి శక్తిని ఉపయోగిస్తున్నాము కాబట్టి ఈ ప్రాంతంలో గ్యాస్ ఉష్ణోగ్రత T5 నుండి T6కి తగ్గుతుంది మరియు ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతించబడుతుంది కాబట్టి రీజెనరేటర్లో మేము వాస్తవానికి ఎగ్జాస్ట్ వాయువు యొక్క వ్యర్థ వేడిని ఉపయోగిస్తున్నాము తద్వారా ఎల్లప్పుడూ చాలా లాభదాయకమైన ఎంపిక మేము సాధారణంగా ఒక కౌంటర్ ఫ్లో రకమైన ఉష్ణ వినిమాయకం ని ఉపయోగిస్తాము తద్వారా మీరు కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్ఛేంజర్ అమరిక గురించి ఆలోచిస్తే దాని ద్వారా గాలి కదులుతుంది ఈ రేఖాచిత్రం నుండి మాత్రమే చూపిస్తాను కౌంటర్ ఫ్లో రకమైన ఉష్ణ వినిమాయకం చూపబడింది గాలి ఈ దిశలో ప్రవహిస్తోంది మరియు వాయువు ఈ దిశలో ప్రవహిస్తోంది గాలి ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత వద్ద వాయువును ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇన్లెట్ వద్ద వాయువు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇన్లెట్ వద్ద గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా నిష్క్రమణఎగ్జిట్ వద్ద గాలి ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి గ్యాస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన అది గాలికి శక్తిని జోడించగలదు గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న నిష్క్రమణఎగ్జిట్ వైపు గ్యాస్ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్ఛేంజర్ అమరిక మాకు చాలా ఎక్కువ ప్రభావాన్ని ఇస్తుంది మరియు అందువల్ల మనం ఎగ్జాస్ట్ గ్యాస్ నుండి గణనీయమైన శక్తిని రికార్డ్ చేయవచ్చు మీరు ఆదర్శవంతమైన రీజెనరేటర్ గురించి మాట్లాడుతున్నట్లయితే మీరు పునరుత్పత్తి చివరిలో గాలి ఉష్ణోగ్రతను కలిగి ఉండాలని కోరుకుంటారు అనగా ఇది ఆదర్శవంతమైన దృశ్యం పునరుత్పత్తి ప్రారంభంలో గ్యాస్ ఉష్ణోగ్రతకు సమానమైన రీజెనరేటర్ చివరిలో గాలి ఉష్ణోగ్రత ఒక ఆదర్శ దృష్టాంతం మరియు అదే విధంగా పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభంలో గాలి ఉష్ణోగ్రత లేదా ఆదర్శ దృష్టాంతంలో T2 కి సమానమైన కంప్రెసర్ యొక్క నిష్క్రమణకు సమానంగా ఉండే పునరుత్పత్తి T6 ముగింపులో గ్యాస్ ఉష్ణోగ్రత కానీ ఆచరణాత్మకంగా దీనిని పొందలేకపోవచ్చు ఎందుకంటే సిస్టమ్లో ఉష్ణ నష్టాలు ఉండవచ్చు మరియు గాలి మరియు వాయువు మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుంది తద్వారా మనం ఉష్ణ బదిలీని సులభతరం చేయవచ్చు అందువల్ల ఆచరణాత్మకంగా ఈ T3 ఎల్లప్పుడూ T5 కంటే తక్కువగా ఉంటుంది T2 ఎల్లప్పుడూ T6 కంటే తక్కువగా ఉంటుంది సిస్టమ్ నుండి ఏదైనా రకమైన ఉష్ణ నష్టాన్ని మనం విస్మరిస్తే వాయువు తిరస్కరించిన మొత్తం శక్తిని ఇలా సూచించవచ్చు ఇది గాలి ద్వారా పొందిన శక్తికి సమానంగా ఉండాలి ఇది ఇలా సూచించబడుతుంది మేము ఉష్ణ వినిమాయకం గురించి మాట్లాడుతున్నప్పుడు మేము సాధారణంగా వర్గీకరించడానికి ఒక ప్రభావాన్ని నిర్వచించటానికి ఇష్టపడతాము లేదా వాస్తవ పనితీరు మరియు ఆదర్శ పనితీరును పోల్చడానికి ఇష్టపడతాము మీరు ఇక్కడ ఆదర్శవంతమైన దృశ్యం కోసం రేఖాచిత్రాన్ని చూస్తే మన వద్ద ఉన్న వాటిని చూడండి ఇక్కడ 2 అనేది కంప్రెషన్ ముగింపులో ఉన్న పాయింట్ మరియు 5 విస్తరణ ముగింపులో ఉన్న వాయువుకు పాయింట్ కాబట్టి ఆదర్శవంతమైన రీజెనరేటర్లో ఉన్నప్పుడు పునరుత్పత్తి ముగింపులో గాలి ఉష్ణోగ్రత T5కి సమానంగా ఉండాలి కానీ ఆచరణాత్మకంగా ఇది T3 వద్ద ఉంటుంది ఇది T5 కంటే తక్కువగా ఉంటుంది అదేవిధంగా పునరుత్పత్తి ముగింపులో 6 ఉన్న వాయువు 2 వరకు చేరుకోలేకపోతుంది కాబట్టి మనకు మళ్లీ T6 కంటే T2 తక్కువగా ఉంటుంది మేము సాధారణంగా నేను చెప్పినట్లుగా ప్రభావాన్ని నిర్వచించడాన్ని ఇష్టపడతాము రీజెనరేటర్ యొక్క ప్రభావం ఏదైనా ఉష్ణ వినిమాయకం కోసం మేము ప్రభావాన్ని నిర్వచించే విధానాన్ని పోలి ఉంటుంది మనం ε ని ఉపయోగించుకుందాం ఇది వాస్తవ ఉష్ణ బదిలీ మరియు గరిష్టంగా సాధ్యమయ్యే గరిష్ట బదిలీ మధ్య నిష్పత్తి ద్వారా ఇవ్వబడుతుంది లేదా ఉష్ణ బదిలీ యొక్క వాస్తవ రేటుని గరిష్ట ఉష్ణ బదిలీ రేటు ద్వారా భాగించాలి వ్యక్తీకరణ క్రింది విధంగా ఉంది మీరు గాలి కోణం నుండి ఆలోచిస్తే గాలి ద్వారా అసలు శక్తి ఏమిటి h3 h2 అయిన గాలి యొక్క వాస్తవ ఎంథాల్పీ మార్పుకు సమానం అని మనం వ్రాయవచ్చు అయితే మనం ఒక ఆదర్శ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాము అప్పుడు అది h5 h2కి సమానంగా ఉండాలి లేదా నేను h5 అని చెప్పాలి ఇక్కడ h5 ఈ నిర్దిష్ట బిందువును సూచిస్తుంది ఇక్కడ అవసరమైన గాలి ఉష్ణోగ్రత పునరుత్పత్తి ప్రారంభంలో ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది అనగా T5 T5కి సమానం కాబట్టి గాలి కలిగి ఉండే గరిష్ట శక్తి లాభం ఇప్పుడు ఏదైనా ఉష్ణ నష్టం మరియు కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ లో మార్పులను విస్మరిస్తే మనం దీనిని సూచించగల మార్గం మనం ఇప్పుడు గాలి యొక్క స్పెసిఫిక్ హీట్ స్థిరంగా ఉందని ఊహించినట్లయితే మనం దానిని ఇలా వ్రాయవచ్చు హారంలో గాలి యొక్క cp కి డబుల్ బార్ తో రాస్తున్నాను డబుల్ బార్ అనేది పాయింట్ T5 మరియు T2 మధ్య గాలి యొక్క స్పెసిఫిక్ హీట్ యొక్క సగటు విలువ కాబట్టి ఇది T5 − T2 కి సమానంగా ఉండాలి మీరు శీతల వాయు ప్రమాణాన్ని ఉపయోగిస్తే అంటే అన్ని నిర్దిష్ట ఉష్ణాలు మరియు లక్షణాలు వాతావరణ ఉష్ణోగ్రతకు అనుగుణంగా భావించబడతాయి అప్పుడు cp బార్ మరియు cp డబుల్ బార్ అవి ఒకదానికొకటి సమానం కాబట్టి మేము దీనికి సమానమైన ప్రభావాన్ని పొందుతాము ఉష్ణోగ్రత నిర్వచనం యొక్క నిష్పత్తిగా మారుతున్నందున దీనిని తరచుగా ఉష్ణ నిష్పత్తి అని పిలుస్తారు కాబట్టి గ్యాస్ టర్బైన్ విషయంలో పునరుత్పత్తి ప్రక్రియను వర్గీకరించడానికి మేము ప్రభావం లేదా థర్మల్ నిష్పత్తిలో దేనినైనా ఉపయోగించవచ్చు ఇప్పుడు పునరుత్పత్తితో ఈ గ్యాస్ టర్బైన్ సైకిల్ యొక్క ఏదైనా గణిత విశ్లేషణ చేయడానికి ముందు మరింత ముందుకు వెళ్లండి మనం ఆచరణాత్మక కోణంలో చూడాలి పునరుత్పత్తి ప్రక్రియకు మనం ఎప్పుడు వెళ్లవచ్చు ఎప్పుడు చెప్పగలరా పునరుత్పత్తి ప్రక్రియకు మనం ఎప్పుడు వెళ్ళవచ్చు పునరుత్పత్తి ఆలోచన ఏమిటి దహన చాంబర్లోకి ప్రవేశించే ముందు గాలిని వేడి చేయడానికి ఎగ్జాస్ట్ వాయువు ద్వారా వేడి కంటెంట్ను ఉపయోగించడం పునరుత్పత్తి ఆలోచన ఇప్పుడు వాయువు నుండి గాలికి ఉష్ణ బదిలీని కలిగి ఉండటానికి వాయువు ఉష్ణోగ్రత గాలి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి అంటే విస్తరణ ముగింపులో వాయువు ఉష్ణోగ్రత చివరిలో ఉన్న గాలి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి దహనం కాబట్టి T5 అనేది T2 కంటే ఎక్కువగా ఉండాలి మరియు అప్పుడు మాత్రమే రీజెనరేటర్ను రూపొందించడం సాధ్యమవుతుంది మేము విస్తరణ ప్రక్రియ ముగింపులో ఉష్ణోగ్రతతో ఇలాంటి దృష్టాంతాన్ని కలిగి ఉంటే T4 కంప్రెషన్ ప్రక్రియ ముగింపులో గాలి ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో వలె T2 అనేది T4 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఈ సందర్భంలో పునరుత్పత్తి సాధ్యం కాదు T4 అనేది T2 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ గణనీయంగా చాలా ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని కలిగి ఉంటే తప్ప మనం రీజెనరేటర్ ని ఉపయోగించకూడదు ఎందుకంటే రీజెనరేటర్ని ఉపయోగించడం వలన అనేక విషయాలు చిత్రం లోకి వస్తాయి మాకు అదనపు మూలధన ధర అవసరం ఉష్ణ వినిమాయకం యొక్క నిర్వహణ అవసరం మేము చాలా చిన్న ఉష్ణోగ్రత మార్పు T4 మరియు T2తో మాట్లాడుతున్నట్లయితే పెద్ద ఉపరితల వైశాల్యం అవసరం కాబట్టి కంప్రెషన్ చివరిలో గాలి ఉష్ణోగ్రత కంటే గ్యాస్ నిష్క్రమణ ఉష్ణోగ్రత గణనీయంగా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ఉష్ణ వినిమాయకం లేదా రీజెనరేటర్ రూపకల్పనలో చేర్చబడుతుంది ఇప్పుడు ఉష్ణ వినిమాయకంతో మొత్తం హీట్ ఇన్పుట్ అవసరం ఎంత ఇది దహన చాంబర్లోని మొత్తం హీట్ ఇన్పుట్ అవసరం దీనికి సమానంగా ఉంటుంది అయితే హీట్ ఎక్స్ఛేంజర్ లేకుండా హీట్ ఇన్పుట్ అవసరం ఎంత ఇది సమానంగా ఉంటుంది T3 అనేది T2 కంటే చాలా ఎక్కువగా ఉంది మేము ఖచ్చితంగా ఈ పదాన్ని ఇతర పదం కంటే ఎక్కువగా కలిగి ఉండవచ్చు అందువల్ల పునరుత్పత్తి ప్రభావం దహన చాంబర్లోని మొత్తం శక్తి అవసరాన్ని తగ్గించడానికి కారణమవుతుంది మరియు తదనుగుణంగా మనకు ఉష్ణ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి ఆచరణాత్మక రీజెనరేటర్ ఈ విధంగా పనిచేస్తుంది ఇక్కడ మనకు 1 2 ఉంది మేము టర్బైన్ మరియు కంప్రెసర్లోని రివర్సిబిలిటీలను పరిగణించడం లేదు అంటే మేము కంప్రెసర్ మరియు టర్బైన్ రెండింటి యొక్క ఐసెంట్రోపిక్ సామర్థ్యాన్ని 1కి సమానంగా తీసుకుంటున్నాము అప్పుడు 1 2 ఒక కంప్రెషన్ ప్రక్రియ 2 5 పునరుత్పత్తి ప్రక్రియ గాలి వేడి కోసం పునరుత్పత్తి అప్పుడు 5 3 దహన ప్రక్రియను సూచిస్తుంది కాబట్టి మనం చూసిన qregen దీనికి సమానంగా ఉంటుంది qin అనేది దహన చాంబర్లో అవసరమైన వేడి మొత్తం దీనికి సమానంగా ఉంటుంది మీరు ఆదర్శవంతమైన పునరుత్పత్తి గురించి మాట్లాడినట్లయితే పునరుత్పత్తి ముగింపులో గాలి ఉష్ణోగ్రత 5 ఉండాలి ఇది T4కి సమానం అంటే గ్యాస్ ఉష్ణోగ్రత విస్తరణ ముగింపు అయినప్పటికీ T5 యొక్క ఆచరణాత్మక సమస్యల కారణంగా మేము ఈ ఉష్ణోగ్రత 5కి చేరుకోలేము సాధారణంగా మేము పాయింట్ నంబర్ 5కి పరిమితం చేయబడతాము అదేవిధంగా గ్యాస్ ఉష్ణోగ్రత T6కి పడిపోయింది ఈ నిర్దిష్ట బిందువుకు పడిపోవాలి కానీ మళ్లీ ఆచరణాత్మక సమస్యల వలన T2 స్థాయికి ఉష్ణోగ్రతను తగ్గించలేకపోవచ్చు కనుక ఇది T6కి పరిమితం చేయబడింది మరియు శక్తి మొత్తం పునరుత్పత్తి కారణంగా శక్తి ఆదా అవుతుంది లేకపోతే మీరు చుట్టుపక్కల ఉన్న వాటిని కోల్పోతారు ఇప్పుడు నేను థర్మల్ ఎఫిషియెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మాట్లాడినట్లయితే ఎటువంటి రీహీట్ రీజెనరేషన్ మొదలైనవి లేకుండా ప్రామాణిక బ్రేటన్ సైకిల్ కోసం థర్మల్ ఎఫిషియెన్సీ ఇలా ఇవ్వబడిందని మాకు ఇప్పటికే తెలుసు అయితే పునరుత్పత్తిలో మనం చక్రం యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతను కూడా పరిగణించాలి ఇప్పుడు ఇక్కడ చూపిన చక్రంలో కనిష్ట ఉష్ణోగ్రత T1 మరియు గరిష్ట ఉష్ణోగ్రత T3 పునరుత్పత్తితో థర్మల్ ఎఫిషియెన్సీ ఉత్పన్నాన్ని నేను చేయడం లేదని చూపవచ్చు అది ఇలా అవుతుంది కనుక ఇది పీడన నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది మరియు ఉష్ణోగ్రత నిష్పత్తిపై కూడా ఆధారపడి ఉంటుంది చక్రం యొక్క కనిష్ట నుండి గరిష్ట ఉష్ణోగ్రతపై చక్రం యొక్క గరిష్ట నుండి కనిష్ట ఉష్ణోగ్రత వరకు ఉంటుంది మీరు చూడగలిగినట్లుగా కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతల నిష్పత్తి పెరుగుతూనే ఉంటుంది ఎఫిషియెన్సీ తగ్గుతూనే ఉంటుంది కంప్రెషన్ మరియు విస్తరణ దశల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి దృశ్యాన్ని చూశాము ఇక్కడ చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ ఎన్ని కంప్రెషన్ దశలను చూడవచ్చు చాలా దశలు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఒకే విధమైన పీడన నిష్పత్తిని కలిగి ఉంటాయి మరియు మధ్యలో సంపూర్ణ ఇంటర్కూలింగ్ను కలిగి ఉంటాయి అదేవిధంగా టర్బైన్ వైపు మనం బహుళ రీహీటర్లను కలిగి ఉన్నాము వాటిలో ప్రతి ఒక్కటి ఒకే పీడన నిష్పత్తిని కలిగి ఉంటాయి మరియు తదనుగుణంగా మేము దీని కోసం ఆదర్శవంతమైన రీహీట్ని కలిగి ఉన్నాము అలాంటప్పుడు ఈ వక్రరేఖ ఎలా కనిపించింది లేదా ఈ మొత్తం చక్రం ఎలా ప్లాట్ చేయబడింది ఖచ్చితంగా చక్రం ఎరిక్సన్ సైకిల్తో సమానంగా కనిపిస్తుంది కాదా ఎందుకంటే ఎరిక్సన్ సైకిల్ విషయంలో కూడా రెండు స్థిరమైన ఉష్ణోగ్రత ప్రక్రియ మరియు రెండు స్థిరమైన పీడన ప్రక్రియలు ఉంటాయి బ్రేటన్ చక్రం అనంతమైన కంప్రెషన్ మరియు విస్తరణ దశలకు తగ్గిస్తుంది అయితే ఆచరణాత్మకంగా చెప్పాలంటే మేము కంప్రెషన్ మరియు విస్తరణ యొక్క రెండు లేదా మూడు కంటే ఎక్కువ దశలకు వెళ్లము రెండు లేదా గరిష్టంగా మూడు సరిపోతాయి కానీ సిద్ధాంతపరంగా మనం అనంతమైన దశలను ఊహించగలిగితే బ్రేటన్ చక్రం ఎరిక్సన్ చక్రానికి తగ్గుతుంది ఎక్కడైతే బ్రేటన్ సైకిల్ మొత్తం మెరుగుపడాలి అది దృఢమైన పునరుత్పత్తి మరియు ఇంటర్కూలింగ్ కాబట్టి ప్రాక్టికల్ గ్యాస్ స్టోరేజ్ సిస్టమ్ ఇలా ఉంటుంది ఇక్కడ మనం కంప్రెషన్ యొక్క రెండు దశలను చూడవచ్చు కంప్రెసర్ 1 మరియు కంప్రెసర్ 2 మరియు మధ్యలో మనకు ఇంటర్కూలర్ ఉంటుంది మేము కలిగి ఉన్న ఆదర్శవంతమైన ఇంటర్కూలింగ్ కావాలి మేము రెండు దశలకు సమానంగా ప్రెషర్ నిష్పత్తిని కలిగి ఉన్నాము అంటే దశ 1 కోసం ప్రెషర్ నిష్పత్తి దశ 2 వద్ద ప్రెషర్ నిష్పత్తికి సమానంగా ఉండాలి అనగా అలాగే ఆదర్శ దృష్టాంతంలో మనం విస్మరించే మరో అంశం ఉంది అది ఏమిటంటే ప్రెషర్ తగ్గదు కంప్రెషన్ మరియు ఇంటర్కూలర్ యొక్క రెండు దశల గుండా గాలి అనుమతించబడటం వలన గాలి పీడనంలో కొంత నష్టం ఉండవచ్చు కానీ మీరు ఎలాంటి ప్రెషర్ తగ్గడాన్ని విస్మరిస్తున్నారు మరియు మేము ఆదర్శవంతమైన ఇంటర్కూలింగ్ని ఊహిస్తున్నాము ఇప్పుడు ఉష్ణోగ్రత T4తో కంప్రెసర్ నుండి బయటకు వచ్చే గాలి అది ఎగ్జాస్ట్ వాయువు నుండి శక్తిని పొంది ఉష్ణోగ్రత T5తో దహన చాంబర్లోకి ప్రవేశించే రీజెనరేటర్కి వెళుతుంది దహన గదుల నుండి ఎగ్జాస్ట్ మొదట టర్బైన్ నంబర్ 1కి వెళుతుంది మరియు టర్బైన్ 1 నుండి నిష్క్రమణ రీహీటర్ ద్వారా సరఫరా చేయబడుతుంది మరియు అది మళ్లీ శక్తిని పొందుతుంది మరియు మళ్ళీ ఆదర్శ దృష్టాంతంలో ఇంటర్కూలర్తో సమానంగా T8 T6కి సమానంగా ఉండాలని మరియు ప్రెషర్ నిష్పత్తి ఒకదానికొకటి సమానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు రీజెనరేటర్కి వెళ్లే రెండవ టర్బైన్ T9 నుండి ఎగ్జాస్ట్ తద్వారా చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది పునరుత్పత్తి యొక్క సంఖ్యా ప్రభావాన్ని చూడడానికి మేము ఇప్పుడు రెండు సంఖ్యా ఉదాహరణలను చేస్తాము మొదటి సమస్య ఇది వాస్తవానికి మీరు మునుపటి ఉపన్యాసంలో పరిష్కరించిన ఒక సమస్య యొక్క వ్యాజ్యం సమస్య ప్రకటనను జాగ్రత్తగా చదవండి మేము మొత్తం పీడన నిష్పత్తి 8తో ఆదర్శవంతమైన గ్యాస్ టర్బైన్ చక్రం గురించి మాట్లాడుతున్నాము ఇది ఇంటర్కూలింగ్తో రెండు దశల కంప్రెషన్ మరియు రీహీటింగ్తో రెండు దశల విస్తరణతో పనిచేస్తోంది గాలి ఈ కంప్రెషన్ దశలోకి ప్రవేశిస్తుంది ప్రతి కంప్రెసర్ దశ 300 K మరియు ప్రతి టర్బైన్ దశలు 1300 K మరియు మేము బ్యాక్ వర్క్ రేషియో మరియు థర్మల్ ఎఫిషియన్సీని కనుగొనాలి మేము మునుపటి ఉపన్యాసంలో ఈ సమస్యను పరిష్కరించాము కానీ ఇప్పుడు ఇందులో కొంత మార్పు ఉంది ఇక్కడ మనం 100 ప్రభావంతో ఆదర్శవంతమైన రీజెనరేటర్ను పరిగణించాలి k విలువ ఇవ్వబడింది మీరు స్పెసిఫిక్ హీట్ విలువను కూడా పరిగణించవచ్చు కాబట్టి అదే సమస్య మునుపటి ఉపన్యాసంలో పరిష్కరించబడింది కానీ పునరుత్పత్తి లేకుండా పరిష్కరించాము ఇప్పుడు ఇది 1 2 మరియు 3 4 కంప్రెషన్ యొక్క రెండు దశలు 6 7 మరియు 8 9 విస్తరణ యొక్క రెండు దశలు 2 3 ఇంటర్కూలింగ్ ప్రక్రియను సూచిస్తుంది అదేవిధంగా 7 8 రీహీటింగ్ తిరిగి వేడి ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సమస్యను ఎలా పరిష్కరించాలి మేము ఈ సమస్యను మునుపటి ఉపన్యాసంలో పరిష్కరించాము కానీ పునరుత్పత్తి లేకుండా అదే విధమైన విధానాన్ని మనం ఇక్కడ కూడా అనుసరించబోతున్నాము ఇక్కడ మొత్తం పీడన నిష్పత్తి 8గా ఇవ్వబడింది మొత్తం ప్రెషర్ నిష్పత్తి దేనిని సూచిస్తుంది ఇది కంప్రెషన్ చివరిలో ప్రెషర్ ని సూచిస్తుంది ఇది P4 మరియు కంప్రెషన్ ప్రారంభంలో ప్రెషర్ ఇది P1 ఇది 8 కి సమానం ఇక్కడ మేము ఆదర్శ చక్రం గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కనుక మీరు మల్టీస్టేజ్ కంప్రెషన్ ప్రాసెస్ను ఖచ్చితమైన ఇంటర్కూలింగ్తో ఆదర్శవంతమైనదిగా భావించవచ్చు ఇది సంపూర్ణ ఇంటర్కూలింగ్ను కలిగి ఉన్నట్లయితే మనకు ప్రెషర్ నిష్పత్తి సమానంగా ఉంటుంది అనగా మరియు మనం ఎలాంటి ప్రెషర్ నష్టాన్ని విస్మరిస్తున్నాము కాబట్టి P2 మరియు P3 సమానంగా ఉండేలా వ్రాయవచ్చు కాబట్టి P2 మరియు P3ని P2తో భర్తీ చేద్దాం ఇప్పుడు మీరు సమీకరణం యొక్క రెండు వైపులా P1 ద్వారా భాగిస్తే మనకు ఏమి ఉంటుంది ఇది కాబట్టి నిజానికి నేను దీన్ని మల్టీస్టేజ్ కంప్రెషన్ ఎక్సర్సైజ్లో భాగంగా రూపొందించాను కానీ అదే విషయాన్ని మేము ఇక్కడ నిరూపించాము అంటే ప్రతి దశ ఒకే సంఖ్యలో పీడన నిష్పత్తిని కలిగి ఉంటుంది మరియు ఇది మొత్తం పీడన నిష్పత్తి యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది దీని ద్వారా నేరుగా లెక్కించబడుతుంది మీరు కంప్రెషన్ యొక్క kth దశ గురించి మాట్లాడుతుంటే ప్రతి దశకు ప్రెషర్ నిష్పత్తి సమానంగా ఉండాలి ఇది రెండు దశలకు సంబంధించినది ఇప్పుడు ఇది ఆదర్శవంతమైన ఇంటర్కూలింగ్ కాబట్టి మేము వీటిని కలిగి ఉన్నాము T1 T3 మరియు T2 T4 అదేవిధంగా మేము ఆదర్శవంతమైన రీహీటింగ్ని కలిగి ఉన్నాము తద్వారా మనం వీటిని కలిగి ఉండవచ్చు T7 T9 మరియు T6 T8 మనం ఇప్పుడు ఉష్ణోగ్రతను లెక్కించాలి ఐసెంట్రోపిక్ సామర్థ్యం లేదు కనుక ఇది చాలా సూటిగా ముందుకు సాగుతుంది అప్పుడు మాకు ఈ విధంగా సమాచారం అందించబడింది కాబట్టి అక్కడ నుండి మనం పొందవచ్చు ఇది మేము మునుపటి ఉపన్యాసంలో లెక్కించిన అదే సంఖ్య అదేవిధంగా మేము టర్బైన్ యొక్క రీహీటింగ్ భాగం లేదా బహుళ దశల కోసం గణనను చేయవచ్చు కాబట్టి అక్కడ మనం ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు మేము పూర్తి చేయనప్పటికీ టర్బైన్ విషయంలో కూడా ఇది ఆదర్శవంతమైన దృశ్యం కాబట్టి ప్రతి దశకు ప్రెషర్ నిష్పత్తి √8 కి సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ నుండి మనం లెక్కించవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు పని అవుట్పుట్ను ఎలా లెక్కించగలరు ప్రతి దశకు కంప్రెసర్ కోసం మొత్తం వర్క్ ఇన్పుట్ అవసరం ఇది సమానంగా ఉండాలి మరియు రెండు దశలకు సమానంగా ఉండాలి కాబట్టి ఇది మరియు అది 208 698 kJkgకి సమానం అవుతుంది అదేవిధంగా టర్బైన్ కోసం ఇది ఈ విధంగా ఉంటుంది ఈ రెండింటిని కలిపితే మనకు నెట్ వర్క్ అవుట్పుట్ కాబట్టి మేము వర్క్ అవుట్పుట్ని పొందాము మరియు ఇప్పుడు బ్యాక్ వర్క్ నిష్పత్తి rb దీనికి సమానంగా ఉండాలి రీజెనరేటర్ ఉన్నప్పటికీ బ్యాక్ వర్క్ నిష్పత్తి అలాగే ఉంటుంది మరియు పని అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఉష్ణ సామర్థ్యాన్ని లెక్కించాలి ఆపై పునరుత్పత్తి పాత్ర చిత్రానికి వస్తుంది ఎందుకంటే పునరుత్పత్తి జరగకపోతే దహన చాంబర్ లోపల గాలి మొత్తం ఉష్ణోగ్రత పెరుగుదల T6 నుండి T4 వరకు ఉంటుంది కానీ రీజెనరేటర్ ఉన్నందున ఇది T6 నుండి T5 వరకు మాత్రమే జరుగుతుంది మీరు పాయింట్ నంబర్ 5ని గుర్తించాలని అనుకుందాం మరియు మేము ఆదర్శవంతమైన రీజెనరేటర్ గురించి కూడా మాట్లాడుతున్నాము కాబట్టి కాబట్టి ఇది చాలా సూటిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం థర్మల్ ఎనర్జీ అవసరం అప్పుడు దహన చాంబర్ విషయంలో ఇది పునరుత్పత్తి జరగకపోతే మొదటి భాగంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం T6 నుండి T4 వరకు ఉండేది కానీ అది కాదు మరియు సమీకరణం యొక్క రెండవ భాగం అయిన రీహీటర్లో అవసరమైన శక్తి ఇది పునరుత్పత్తి కారణంగా ప్రభావితం కాదు కాబట్టి మొత్తం 671 86 kJkgగా వస్తోంది ఆపై మొత్తం ఉష్ణ సామర్థ్యం దీనికి సమానంగా ఉండాలి ఇది ఉష్ణ సామర్థ్యం పునరుత్పత్తి లేని చోట మేము నిన్న పరిష్కరించిన సమస్యతో మీరు దీన్ని పోల్చినట్లయితే తద్వారా మాకు లభించిన సమర్థత విలువ 44 8 లాగా ఉంటుంది ఆదర్శవంతమైన రీజెనరేటర్ను పరిచయం చేయడం ద్వారా సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల ఉందని మీరు స్పష్టంగా చూడవచ్చు కాబట్టి పునరుత్పత్తి అనేది చాలా ఉపయోగకరమైన ప్రక్రియ అయితే పని నిష్పత్తి లేదా వెనుక పని నిష్పత్తి యొక్క నెట్ వర్క్ అవుట్పుట్లో ఎటువంటి మార్పు లేదు అయితే హీట్ ఇన్పుట్ అవసరంలో గణనీయమైన మార్పు ఉంది మరియు అందువల్ల చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యం ప్రభావితమవుతుంది మరొక ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే మీరు దానిని అక్కడ నుండి పొందవచ్చు రెండు కాకుండా మేము బహుళ దశల కంప్రెషన్ మరియు బహుళ దశల విస్తరణను ఉంచినట్లయితే ఆదర్శ దృష్టాంతంలో అనంతమైన విస్తరణలు మరియు కంప్రెషన్ లు ఉంటాయి మరియు ఇది ఎరిక్సన్ చక్రాన్ని పోలి ఉండాలి అప్పుడు ఎరిక్సన్ సైకిల్ యొక్క సామర్ధ్యం ఎలా ఉండేది ఆ ఎరిక్సన్ చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యాన్ని అదే రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే సంబంధిత కార్నోట్ సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియెన్సీ అని పిలవాలి ఎందుకంటే ఎరిక్సన్ చక్రం కూడా పూర్తిగా రివర్సిబుల్ సైకిల్ కాబట్టి ఇది కాబట్టి కేవలం రెండు దశల కంప్రెషన్ మరియు రెండు దశల విస్తరణలో సాధారణ పునరుత్పత్తిని పరిచయం చేస్తున్నప్పుడు మేము 68 9 సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము ఇది పునరుత్పత్తి దృష్టాంతంతో పోలిస్తే 24 పెరుగుదల విస్తరణ మరియు కంప్రెషన్ దశల సంఖ్యను పెంచడంతో మేము గరిష్టంగా 8 లాభం పొందగలము చాలా ఆచరణాత్మక దృష్టాంతంలో సంక్లిష్టత అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే దీని కోసం స్థలం కూడా అవసరం అవుతుంది అనేక దశలను కలిగి ఉండవలసిన అవసరం లేదు కాబట్టి సాధారణంగా ఇది కంప్రెషన్ మరియు విస్తరణ యొక్క రెండు లేదా మూడు దశలను మాత్రమే పరిమితం చేయబడుతుంది ఇప్పుడు మనకు మరింత సంక్లిష్టమైన సమస్య ఉంది ఇది నిజంగా చాలా పెద్దది మరియు సమస్య ప్రకటనను చాలా చాలా జాగ్రత్తగా చదవండి నేను మొదట రేఖాచిత్రాన్ని ఇస్తున్నాను తద్వారా మీరు రేఖాచిత్రాన్ని నేరుగా సరిపోల్చవచ్చు ఇక్కడ మాకు 5 మెగావాట్ల గ్యాస్ టర్బైన్ ప్లాంట్ ఉంది ఇది రెండు కంప్రెషన్ దశలతో పనిచేస్తోంది కాబట్టి ఇది LP కంప్రెషన్ దశ మరియు ఇది HP కంప్రెషన్ దశ మరియు దశల మధ్య సంపూర్ణ ఇంటర్కూలింగ్ ఉంది కాబట్టి మీరు పర్ఫెక్ట్ ఇంటర్కూలింగ్ని కలిగి ఉన్నారు అది ఒకసారి పర్ఫెక్ట్ ఇంటర్కూలింగ్గా ఉంటుంది కాబట్టి మేము దీన్ని సులభంగా చెప్పగలం మరియు ప్రెషర్ నిష్పత్తి సమానంగా ఉంటుంది మొత్తం ప్రెషర్ నిష్పత్తి 9గా ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ ఇది ఇలా ఇవ్వబడింది కాబట్టి ప్రతి దశకు ప్రెషర్ నిష్పత్తి √9కి సమానం అది 3కి సమానం ఇప్పుడు టర్బైన్ వైపు చూడండి ఏ ఇతర సమాచారం ఇవ్వబడింది HP టర్బైన్లోకి ప్రవేశించే సమయంలో గ్యాస్ ఉష్ణోగ్రత 650 0C మరియు మొదటి టర్బైన్లో విస్తరణ తర్వాత 650 0Cకి మళ్లీ వేడి చేయబడుతుంది కాబట్టి మీరు ఆదర్శవంతమైన వేడిని కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో మీకు ఉంది LP టర్బైన్ నుండి బయలుదేరే ఎగ్జాస్ట్ పునరుత్పత్తి ద్వారా వెళుతుంది ఇక్కడ ఉష్ణ నిష్పత్తి 0 75 లేదా 0 75 ఎఫెక్టివ్నెస్ ఉంటుంది ఈ ఎఫెక్టివ్నెస్ అనేది సాధారణ పేరు అయినప్పటికీ నేను ఉద్దేశపూర్వకంగా థర్మల్ రేషియో అనే పదాన్ని ఉపయోగించాను అయితే అనేక సందర్భాల్లో మనం చూడగలిగేది థర్మల్ రేషియో కాబట్టి పునరుత్పత్తి జరుగుతుంది యూనిట్కి గాలి ఇన్లెట్ ఉష్ణోగ్రత 15 0C ఇది ఈ స్థితి సంఖ్య 1ని సూచిస్తుంది కంప్రెషన్ దశలు 0 8 మరియు టర్బైన్ దశ 0 85 కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యాలు మరియు పవర్ షాఫ్ట్ మరియు కంప్రెసర్ టర్బైన్ షాఫ్ట్ రెండింటికీ పరిగణించబడే మెకానికల్ సామర్థ్యం 98 ఈ సందర్భంలో రెండు కంప్రెస్లు HP టర్బైన్తో జతచేయబడతాయి కాబట్టి HP టర్బైన్ ఇక్కడ పేర్కొన్న విధంగా రెండు కంప్రెసర్లను డ్రైవ్ చేస్తుంది HP టర్బైన్ కంప్రెసర్ను నడుపుతోంది మరియు LP టర్బైన్ జనరేటర్ను నడుపుతోంది ఇప్పుడు యాంత్రిక నష్టాలను పరిగణించాలి మరియు ఈ నిర్దిష్ట షాఫ్ట్ మరియు ఈ నిర్దిష్ట పవర్ షాఫ్ట్ కోసం మేము 98 మెకానికల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము ఇది కూడా మనం పరిగణించాలి మేము అన్ని ప్రెషర్ నష్టాలను మరియు గతి మరియు సంభావ్య శక్తులలో మార్పులను విస్మరించవచ్చు ప్రెషర్ నష్టాలను విస్మరిస్తే ఇంటర్కూలర్లో ప్రెషర్ స్థిరంగా ఉంటుందని మనం సులభంగా చెప్పగలం అనగా దహన చాంబర్ లోపల ప్రెషర్ స్థిరంగా ఉంటుంది అనగా మనకు ఇవి ఉన్నాయి అదే విధంగా మరియు Ts రేఖాచిత్రం అక్కడ చూపబడింది Ts రేఖాచిత్రం నుండి LP టర్బైన్ దశ లేదా LP కంప్రెషన్ దశకు ఇన్లెట్ వద్ద గాలి ప్రెషర్ ముగింపు బిందువు వద్ద ఉన్న పీడనానికి సమానంగా ఉండాలి అని కూడా చెప్పగలం అంటే మనకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు గరిష్టంగా నాలుగు పీడన దశల గురించి మాట్లాడుతున్నారు రీజెనరేటర్ గుండా వెళుతున్న ఎయిర్ ఇన్లెట్ ప్రెజర్ మరియు గ్యాస్ ఎగ్జిట్ ప్రెజర్కి అనుగుణంగా ఉండే ఒక పీడన దశ రెండవ పీడన దశ LP కంప్రెసర్ నుండి HP కంప్రెసర్ దశ HP కంప్రెసర్ నుండి HP టర్బైన్ దశకు మూడవ పీడన దశ మరియు HP టర్బైన్ నుండి LP టర్బైన్ దశ వరకు నాల్గవ పీడన దశ Ts రేఖాచిత్రం కూడా తదనుగుణంగా చూపబడింది కాబట్టి ఇది పీడన దశ సంఖ్య 1 అని మేము స్పష్టంగా చూశాము ఇది ఇన్లెట్ ఎయిర్ మరియు ఎగ్జాస్ట్ గ్యాస్కు అనుగుణంగా ఉంటుంది ఇది LP కంప్రెసర్ నుండి HP కంప్రెసర్కు రెండవ పీడన దశ HP కంప్రెసర్ నుండి HP టర్బైన్కు మూడవ పీడన దశ మరియు HP టర్బైన్ నుండి LP టర్బైన్ వరకు నాల్గవ పీడన దశ కాబట్టి ఇది ఇప్పుడు రేఖాచిత్రం మనం దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాలి కంప్రెషన్ వైపు ప్రెషర్ నిష్పత్తి మాకు తెలుసు కానీ టర్బైన్ వైపు గురించి ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఖచ్చితమైన ఇంటర్కూలింగ్ గురించి ప్రస్తావించబడింది కానీ పునరుత్పత్తి కోసం ఏమీ ఇవ్వబడలేదు వాస్తవానికి అదే ఉష్ణోగ్రత వద్ద వేడి చేయబడినది అని ప్రస్తావించబడింది అయితే పీడన నిష్పత్తుల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వబడనందున పరిపూర్ణమైన రీహీటింగ్ అని దీని అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఇంటర్కూలింగ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం దశలవారీగా వెళ్ళవచ్చు ప్రక్రియ 1 2 కోసం మనం సులభంగా వ్రాయవచ్చు కాబట్టి నేను ఇక్కడ గుర్తించని కొన్ని అదనపు సమాచారం ఆ సమాచారం ప్రకారం గాలి కోసం మరియు కంప్రెషన్ వైపు అంటే LP మరియు HP కంప్రెసర్ రెండింటికీ టర్బైన్ వైపు గ్యాస్ కోసం మనకు ఇవి ఉన్నాయి మరియు cpg అనేది గ్యాస్ యొక్క స్పెసిఫిక్ హీట్ నిర్దిష్ట వేడి kg అనేది ఈ విస్తరణ ప్రక్రియ కోసం వాయువు యొక్క k విలువ టర్బైన్ యొక్క రెండు దశలలో 1 మరియు ఇక్కడ ఉష్ణ వినిమాయకంలో వాయువు లక్షణాలు ఈ విలువలకు సమానంగా ఉంటాయి కాబట్టి వాయువుకి నిర్దిష్ట 1 15 మరియు ఘాతాంకం 1 333ని కలిగి ఉంటుంది అయితే గాలికి cp 1 005 మరియు k 1 4కి సమానం కాబట్టి ఇక్కడ మీరు గాలి గురించి మాట్లాడుతున్నప్పుడు మేము దానిని సరిగ్గా ఇలా వ్రాయాలి దీని విలువ ఇప్పుడు కంప్రెసర్ కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యం ఇవ్వబడింది ఐసెంట్రోపిక్ సామర్థ్యం కోసం దీనికి వ్యక్తీకరణ ఏమిటి ఇది ఆదర్శ ఉష్ణోగ్రత పెరుగుదలగా ఉండాలి అనగా ఇది మీకు T2ని ఇస్తుంది ఇది T2s కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు ఈ నిర్దిష్ట సమస్య లో ఇది నేను ఇంచుమించు సంఖ్యలను వ్రాస్తున్నాను దయచేసి ఈ లెక్కలన్నీ మీరే చేయండి కాబట్టి కంప్రెషన్ యొక్క ఈ మొదటి దశలో పని ఇన్పుట్ అవసరం మేము మల్టీస్టేజ్ కంప్రెసర్ మధ్య ఖచ్చితమైన ఇంటర్కూలింగ్ గురించి మాట్లాడుతున్నాము మొత్తం కంప్రెసర్ పని చేస్తుంది లేదా దీనికి రెండింతలు మాత్రమే ఉండాలి దహన దశకు ఈ వర్క్ ఇన్పుట్ ఆవశ్యకత సమానంగా ఉంటుంది కాబట్టి HP టర్బైన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పని దీనికి సమానంగా ఉండాలి నేను ఈ కంప్రెసర్ టర్బైన్ షాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను ఇది 98 మెకానికల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఇలా ఉండాలి ఇది మీరు పొందుతున్న HP టర్బైన్ నుండి వర్క్ అవుట్పుట్ దానిలో 2 సంబంధిత షాఫ్ట్ యొక్క ఘర్షణ ప్రవర్తన కారణంగా మీరు కోల్పోతున్నారు HP టర్బైన్లో జరుగుతున్న ప్రక్రియ 6 7ని చూడండి కాబట్టి అక్కడ మనం WHP టర్బైన్ విలువని సులభంగా వ్రాయవచ్చు అక్కడ నుండి T6 ఇవ్వబడింది ఎందుకంటే ఇది 650 0C గా ఇవ్వబడింది కాబట్టి మీరు విలువలను ఉంచినట్లయితే మీరు పొందుతారు ఇప్పుడు టర్బైన్ కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యం కూడా ఇవ్వబడింది ఇది వాస్తవ ఉష్ణోగ్రత నష్టం ఇది దీని నుండి పొందవచ్చు ఇప్పుడు HP కంప్రెషన్ ప్రక్రియ ముగింపులో వాస్తవ ఉష్ణోగ్రత 686 K కానీ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఉంటే ఉష్ణోగ్రత 645 K ఇప్పుడు ఈ T2s యొక్క ఉపయోగం ఏమిటి T2s అనేది HP విస్తరణ ముగింపులో ప్రెషర్ ని పొందడానికి ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఆ సమాచారం మాకు ఇవ్వబడలేదు కంప్రెషన్ వైపు కోసం రెండు దశలు సమాన పీడన నిష్పత్తిని కలిగి ఉన్నాయని మనకు తెలుసు ఇక్కడ నుండి మనం ప్రెషర్ P2 లేదా P3ని లెక్కించవచ్చు కానీ గాలి నుండి మనం పొందగలిగే టర్బైన్ కోసం సమాచారం ఇవ్వబడలేదు కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు తద్వారా ఖచ్చితమైన విలువ అవసరం లేదు కూడా ఇవ్వబడలేదు కాబట్టి మరియు అది మాకు తెలుసు ఇది కాబట్టి మనం దీన్నిఇలా వ్రాయవచ్చు మరియు ప్రెషర్ నష్టాలు లేవు P7 మరియు P8 సమానంగా ఉండాలి కాబట్టి మేము దీన్ని వదిలివేస్తాము కాబట్టి టర్బైన్ యొక్క రెండు దశలు వాస్తవానికి ఒకే పీడన నిష్పత్తిని కలిగి ఉండవు పీడన నిష్పత్తులు భిన్నంగా ఉంటాయి మొదటి దశలో మనం ప్రెషర్ నిష్పత్తిగా 4 19ని కలిగి ఉన్నాము మరియు రెండవ దశలో ఇది మునుపటి స్థాయి లో దాదాపు సగం మాత్రమే 2 కాబట్టి LP కంప్రెషన్ దశ లేదా LP విస్తరణ ముగింపులో ఉష్ణోగ్రత గురించి సమాచారాన్ని పొందడానికి ఇప్పుడు ఈ పీడన నిష్పత్తిని ఉపయోగించండి కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు అక్కడ నుండి మేము పొందుతున్నాము మరియు మళ్లీ ఈ LP టర్బైన్ దశ కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తాము తద్వారా కాబట్టి మనకు ఉష్ణోగ్రత ఉంది కాబట్టి HP టర్బైన్ నుండి పని LP టర్బైన్ నుండి పని దీనితో సమానంగా ఉంటుంది మరియు అది మరియు అందువలన ఈ రెండు వర్క్లు ఒకదానికొకటి రద్దు చేసుకుంటున్నాయి మరియు నెట్వర్క్ అవుట్పుట్ అవుతోంది కాబట్టి మేము సైకిల్ సామర్థ్యాన్ని లెక్కించాలి దీని కోసం మేము సైకిల్ నుండి నెట్ వర్క్ అవుట్పుట్ని పొందాము కాబట్టి మనం ఇప్పుడు సమర్థతను పొందాలి సామర్థ్యాన్ని పొందడానికి మేము రీహీటర్ గురించిన సమాచారాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి రీహీటర్ కోసం ప్రభావం ఇలా నిర్వచించబడింది దీని నుండి పొందవచ్చు కాబట్టి qin కోసం మనం దహన చాంబర్లో cpg మరియు రీహీటర్లో గ్యాస్ వేడిని జోడిస్తున్నాము దీనిని గణితశాస్త్రంలో ఇలా వ్యక్తీకరించవచ్చు కాబట్టి చక్రం లో ఉష్ణ సామర్థ్యం ఇది ఈ నిర్దిష్ట చక్రానికి ఉష్ణ సామర్థ్యం మేము పని నిష్పత్తిని కూడా లెక్కించాలి కాబట్టి పని నిష్పత్తిని లెక్కించడానికి మేము స్థూల పని అవుట్పుట్ ద్వారా నెట్ వర్క్ అవుట్పుట్ను లెక్కించాలి ఇప్పుడు గ్రాస్ వర్క్ అవుట్పుట్ ఎంత స్థూల పని అవుట్పుట్ అనేది HP టర్బైన్ మరియు LP టర్బైన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పని మేము అక్కడ నుండి బ్యాక్ వర్క్ నిష్పత్తిని కూడా లెక్కించవచ్చు మనం లెక్కించవలసిన చివరి సమాధానం ద్రవ్యరాశి ప్రవాహం రేటు మరియు మాస్ ఫ్లో రేటును ఎలా పొందాలి గ్యాస్ టర్బైన్ ప్లాంట్ నుండి మీరు పొందుతున్న 5 MW నికర ఉత్పత్తిని మేము ఉపయోగించుకోవలసిన సమాచారం ఇది kJkgలో ఇవ్వబడిన నెట్ వర్క్ అవుట్పుట్ అనగా సెకనుకు 1 కిలోల ఫ్లోరేట్కు మనం 153 7 కిలోవాట్ పవర్ అవుట్పుట్ పొందుతున్నాము మరియు ఈ ప్లాంట్ నుండి మొత్తం ఉత్పత్తి 5 MW కాబట్టి ఆ సమాచారాన్ని ఉపయోగించండి అది మీకు మాస్ ఫ్లో రేట్ని ఇస్తుంది గ్యాస్ టర్బైన్లతో కూడా చాలా క్లిష్టమైన సమస్యలను మనం పరిష్కరించగల మార్గం ఇది ఇది చాలా ఆచరణాత్మక సమస్య వాస్తవానికి మేము విస్మరించిన ఒక విషయం ఏమిటంటే మేము కాంపోనెంట్లో ఎటువంటి ప్రెషర్ తగ్గలేదని భావించాము అయితే మేము ఇంటర్కూలింగ్ పరిపూర్ణ ఇంటర్కూలింగ్గా పరిగణించాము మేము అసంపూర్ణమైన రీహీటింగ్ని పరిగణించాము అయితే మళ్లీ వేడి చేయబడిన వాయువులు తిరిగి ప్రారంభ ఉష్ణోగ్రతకు తిరిగి వస్తాయి మరియు పీడన నిష్పత్తులు సమానంగా ఉండవు మరియు దీని కోసం తుది ఫలితాలను పొందడానికి మేము పునరుత్పత్తిని కూడా పరిగణించాము ఈ విధంగా దయచేసి పాఠ్యపుస్తకం నుండి మరికొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి నేను నా మునుపటి ఉపన్యాసాలలో ప్రస్తావించానో లేదో ఇక్కడ నాకు గుర్తులేదు మునుపటి వారాల్లో నేను సెంగెల్ మరియు బోల్స్ పుస్తకాలను మరియు కొన్ని పరిస్థితులలో సోన్టాగ్ పుస్తకాన్ని ప్రాథమికంగా అనుసరించాను ఈస్టాప్ మరియు మెక్కాంకీ చే రచించబడిన అప్లైడ్ థర్మోడైనమిక్స్ పుస్తకాన్ని ఈ కోర్సు కోసం మేము సూచించిన మూడవ పాఠ్యపుస్తకాన్ని ఇక్కడ నేను ఎక్కువగా అనుసరిస్తున్నాను నిర్దిష్ట పుస్తకం యొక్క మొత్తం భౌతిక వివరాలు అందుబాటులో ఉన్న సంబంధిత వెబ్పేజీలో అందించబడిన వివరాలను మీరు తనిఖీ చేయవచ్చు అవసరమైతే మీరు ఆ పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు అవసరం ఉండకపోవచ్చు మీరు ఉపన్యాసాన్ని అనుసరిస్తుంటే అది సరిపోతుందని నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి మీరు ఇంటర్నెట్లో చాలా విషయాలను కూడా పొందవచ్చు మీరు ఇక్కడ అనుసరించిన ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మేము 6వ వారం చివరిలో గ్యాస్ టర్బైన్ సైకిల్స్పై దృష్టి సారించాము ఇంతటితో ముగింపుకు చేరుకున్నాము మేము హీట్ ఇంజిన్ల వర్గీకరణతో ప్రారంభించాము ముఖ్యంగా రెసిప్రొకేటింగ్ మరియు రోటరీ రకం హీట్ ఇంజిన్లు ఆపై మేము గ్యాస్ టర్బైన్లకు అనువైన సైకిల్గా ఉండే ఆదర్శవంతమైన బ్రేటన్ సైకిల్ను పరిచయం చేసాము బ్రేటన్ చక్రం లో టర్బైన్ మరియు కంప్రెసర్ రెండింటికీ ఐసెంట్రోపిక్ సామర్థ్యం యొక్క పాత్ర గురించి చర్చించాము ఆదర్శ బ్రేటన్ చక్రం పనితీరును మెరుగుపరచడానికి మేము మూడు విభిన్న మార్గాలను చర్చించాము మొదటిది ఇంటర్కూలింగ్తో మల్టీస్టేజ్ కంప్రెషన్ తర్వాతది రీహీటింగ్తో మల్టీస్టేజ్ విస్తరణ మరియు మూడవది రీసర్క్యులేషన్ లేదా రీజెనరేషన్ నిజానికి నేను రీసర్క్యులేషన్ని వ్రాసి ఉండకూడదు కానీ రీజనరేషన్ అనేది మంచి పదం రీసర్క్యులేషన్ అనే పదాన్ని టైపోగ్రాఫికల్ లోపం దీనిని ఉపయోగించవద్దు ఇది రీజనరేషన్ ఇది రీజనరేషన్ అయి ఉండాలి చివరగా మేము ప్రాక్టికల్ గ్యాస్ టర్బైన్ సైకిల్స్ గురించి మాట్లాడాము ఇక్కడ ఈ మూడు రకాల పద్ధతులు ఉన్నాయి మేము బహుళ కంప్రెషన్ దశలు 2 లేదా 3 దశల కంప్రెషన్ తో ఇంటర్కూలింగ్ను కలిగి ఉండవచ్చు మేము 2 లేదా 3 దశల విస్తరణతో రీహీటింగ్ ని కలిగి ఉన్నాము మరియు ఖచ్చితంగా మేము రీజనరేషన్ని కలిగి ఉండవచ్చు భాగాలలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న సంఖ్యాపరమైన సమస్యలను మాత్రమే మేము పరిష్కరించలేదు కానీ అది గ్యాస్ మిశ్రమం యొక్క లక్షణాలను మరియు గాలి లక్షణాలను కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ పాఠ్యపుస్తకాల్లో ముఖ్యంగా "ఈస్టాప్ మరియు మెక్కాంకీ" పుస్తకంలో ప్రెషర్ నష్టాలకు సంబంధించిన సమస్యలను చూడగలరు కాబట్టి ఇంతటితో 6వ వారం ముగింపుకు చేరుకున్నాము మునుపటి మూడు వారాల్లో నేను 4 5 మరియు 6 వారాల లో మేము పని చేసే మాధ్యమంగా వాయువును కలిగి ఉన్న శక్తి చక్రాల గురించి మాట్లాడాము మీరు రెసిప్రొకేటింగ్ ఇంజిన్ల కోసం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ గురించి మాట్లాడాము మరియు ఇక్కడ మేము రోటరీ ఇంజిన్ లేదా గ్యాస్ టర్బైన్ సైకిల్ గురించి మాట్లాడాము తరువాతి వారం నుండి మేము స్టీమ్ గురించి చర్చించబోతున్నాము మరియు మేము స్టీమ్ పవర్ సైకిల్ గురించి మాట్లాడుతాము ధన్యవాదాలు